చివరి ఉపన్యాసంలో మన మనము పరీక్షా సాంకేతికత కోసం డిజైన్ గురించి మాట్లాడాము ఈ స్కాన్ మార్గాన్ని మనము చూశాము ఇప్పుడు ప్రస్తుత ఉపన్యాసంలో ప్రామాణీకరణ ప్రయత్నంలో కొన్నింటిని చూద్దాం స్కాన్ మార్గం అనేది ఒక భావన కానీ వివిధ తయారీదారులు స్కాన్ మార్గాన్ని వివిధ మార్గాల్లో అమలు చేయవచ్చు ఇప్పుడు నేను సిస్టమ్ ఇంటిగ్రేటర్ లేదా సమీకరించే వ్యక్తిని అని ఒక దృష్టాంతాన్ని ఊహించుకోండి నేను మదర్ బోర్డ్ను తయారు చేసాను దానిపై వేర్వేరు కంపెనీలచే తయారు చేయబడిన 10 వేర్వేరు ఐసిలను ఉంచుతాను ఇప్పుడు ఒకసారి నేను చిప్లను ఐసిలలో ఉంచుతాను ఇప్పుడు నా ఇబ్బంది మొదలవుతుంది నా బోర్డుని ఎలా పరీక్షించాలి చూద్దాం ఈ చిప్లలో ప్రతి ఒక్కటి మిలియన్ల మరియు బిలియన్ల ట్రాన్సిస్టర్లను కలిగి ఉంటుంది కాబట్టి చిప్ను ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లో కరిగించిన తర్వాత నేను వాటిని పరీక్షించడానికి అక్కడ పరిష్కారం ఉండాలి కొన్ని ప్రమాణాలపై కంపెనీలు తమలో తాము అంగీకరిస్తే తప్ప చాలా కష్టం దీన్ని చేయడానికి సాధ్యమయ్యే మార్గంతో ముందుకు రావడం దాదాపు అసాధ్యం ఇప్పుడు అదృష్టవశాత్తూ అటువంటి ప్రమాణం బౌండరీ స్కాన్ స్టాండర్డ్ అని పిలువబడుతుంది దీనిని మనము ఈ ఉపన్యాసంలో క్లుప్తంగా చూస్తాము ఇది వాస్తవానికి నేను మాట్లాడుతున్న ప్రమాణాలలో ఒకటి తయారు చేసిన చిప్ను ఎలా పరీక్షించవచ్చో మీకు తెలుసు మనము అనేక పద్ధతులు అయినటువంటి పరీక్ష తరం DFT మరియు మొదలైనవి చూశాము నేను చెప్పినట్లుగా వేర్వేరు తయారీదారులు పరీక్ష కోసం వేర్వేరు పద్ధతులను ఉపయోగించవచ్చు కాబట్టి ప్రామాణీకరణ ఉండదు ఒక బోర్డులో అనేక చిప్స్ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నప్పుడు నేను వ్యక్తిగత చిప్లను ఎలా పరీక్షించగలను చూద్దాం ఏమి జరిగిందంటే అక్కడ జాయింట్ టెస్ట్ యాక్షన్ గ్రూప్ JTAG అని పిలువబడే ఒక యాక్షన్ గ్రూప్ ఉంది ఇది JTAG యొక్క స్వల్ప రూపం ఇది అనేక ప్రముఖ సెమీ కండక్టర్ తయారీదారులు మరియు విద్యావేత్తలను కలిగి ఉంది మరియు IEEE 1149 1 అని పిలువబడే ప్రమాణం కూడా ఉంది దీనిని కొన్నిసార్లు బౌండరీ స్కాన్ స్టాండర్డ్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఇది చాలా ప్రజాదరణ పొందింది ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు వాటిని JTAG స్టాండర్డ్ JTAG పోర్ట్ JTAG స్టాండర్డ్ అని పిలుస్తున్నారు JTAG స్టాండర్డ్ అనేది చాలా మంది డిజైనర్లు మరియు వినియోగదారులు ఉపయోగిస్తున్నారు ఇది చాలా ప్రజాదరణ పొందింది ఈ బౌండరీ స్కాన్ టెక్నిక్ యొక్క కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇక్కడ మేము పరీక్షలను కొన్ని రకాల సూచనలుగా వర్తింపజేస్తాము మొత్తం భావనను మీకు చూపిస్తాము నా దగ్గర ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఉంది ఆ బోర్డు అనేక చిప్స్ లను కలిగి ఉన్నది ఇప్పుడు అక్కడ అనేక చిప్స్ ఉన్నాయని అనుకుందాం మరియు బోర్డు అంచున నాకు ఒక రకమైన కనెక్టర్ ఉంది దీని ద్వారా నేను కొన్ని సిగ్నల్స్ ఇప్పించగలను ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే నేను వ్యక్తిగత చిప్లను ఎలా పరీక్షించగలను కాబట్టి మీరు చిప్ను తయారుచేసేటప్పుడు మీరు కూడా వేరేదాన్ని తయారు చేస్తారని మేము తయారీదారులకు చెబుతాము దానిని వ్రాపర్ అని పిలుస్తారు నేను దాని గురించి త్వరలో మాట్లాడతాను కాబట్టి చిప్ యొక్క ఈ సర్క్యూట్ చుట్టూ నేను వేరేదాన్ని తయారు చేస్తాను దీని వలన ప్రయోజనం ఏమిటంటే నేను ఈ చిప్లను పరీక్ష కోసం కలిపి కనెక్ట్ చేయగలను ఇది ఒక దిశ అని అనుకుందాం అక్కడ ఇతర సంకేతాలు కూడా ఉండవచ్చు కానీ నేను ఒక సిగ్నల్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు నేను పరీక్ష ఎలా చేయాలి చూద్దాం మొదట నేను బయటి నుండి ఏ విధమైన పరీక్ష చేయాలనుకుంటున్నాను చెప్పాలి అది పరీక్ష సూచనని ఉపయోగించి జరుగుతుంది ఈ వ్రాపర్ర్లో నేను చాలా సరళమైన ప్రాసెసర్ను కలిగి ఉన్నాను ఇక్కడ నేను ఒక బోధనలో సీరియల్గా సూచనలు ఇస్తున్నాను ఈవ్రాపర్ ఇది ఏ విధమైన బోధన అని డీకోడ్ చేస్తోంది మరియు తగిన చర్యలు తీసుకుంటోంది ఇప్పుడు నేను చూపించిన ఈ చుక్కల పెట్టెలు IEEE 1149 ఇప్పుడు ఈ రేపర్ టెస్ట్ కమ్యూనికేషన్ పరంగా ఇంటర్ ఆపరేబిలిటీని అనుమతిస్తుంది నేను మొదటి చిప్కు ఇస్తున్న సూచనలను వారు పరీక్షించవచ్చు ఈ చిప్ ఈ సూచన దాని కోసం కాదని అది తరువాతి దాని కోసం అని మేము కనుగొన్నాము కాబట్టి ఇది బైపాస్ చేస్తుంది లేదా తదుపరి చిప్కు ఫార్వార్డ్ చేస్తుంది ఈ ప్రమాణం పరీక్ష సూచనలను మరియు డేటాను బోర్డులోని ఒక నిర్దిష్ట చిప్లోకి క్రమంగా అందించడానికి అనుమతిస్తుంది ఇది అవుట్పుట్లు లేదా పరీక్ష ఫలితాల నుండి చదవడానికి కూడా అనుమతిస్తుంది కొన్ని చిప్స్లో BIST ఉండవచ్చు లేదా స్వీయ పరీక్షా యంత్రాంగంలో నిర్మించబడి ఉండవచ్చు తరువాత మనం దాని గురించి మాట్లాడుతాము దీని అర్థం చిప్ తనను తాను పరీక్షించుకోగలదు అది కూడా సూచనగా చేర్చబడుతుంది మరియు ఈ ప్రమాణం క్రమానుగతది కాబట్టి మీరు దీన్ని చిప్ స్థాయిలో పిసిబి స్థాయిలో మరియు సిస్టమ్ స్థాయిలో పని చేయవచ్చు ఒక బోర్డు యొక్క సీరియల్ అవుట్పుట్ తదుపరి బోర్డు యొక్క సీరియల్ అవుట్పుట్లోకి వెళ్ళవచ్చు మీరు దీన్ని మార్చవచ్చు ఇది ఒక క్రమానుగత రకమైన ప్రమాణం ఇది బోర్డులోని చిప్ల కోసం మాత్రమే కాదు ఒకే చిప్లో మీరు దీన్ని చేయవచ్చు మీరు దీన్ని చేయగల బోర్డులో బహుళ చిప్స్ బహుళ బోర్డులు కూడా మీరు చేయవచ్చు ఇక్కడ మీరు చిప్స్ లోపల ఉన్న సర్క్యూట్రీని మాత్రమే కాకుండా ఇంటర్ కనెక్షన్లను కూడా పరీక్షించవచ్చని అర్థం ఎందుకంటే మనకు బోర్డులో అనేక చిప్స్ ఉన్నప్పుడు చిప్స్ యొక్క ఖచ్చితత్వం మాత్రమే కాకుండా ఇంటర్ కనెక్షన్లు సరైనవేనా విరామం లేదా షార్ట్ సర్క్యూట్ ఉందా ఈ రకమైన విషయాలు కూడా సరిగ్గా పరీక్షించవలసి ఉంటుంది కాబట్టి JTAG ఈ పనులన్నీ చేయడానికి అనుమతిస్తుంది నేను చెప్పిన ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఇప్పుడు తయారు చేయబడిన ప్రతి చిప్ లేదా భాగానికి టెస్ట్ వ్రాపర్ ఉండాలి వాస్తవానికి మీరు చిప్స్ రూపకల్పన చేసే EDA సాధనాలు వాటికి వ్రాపర్సృష్టించడానికి సూచనలు కలిగి ఉన్నాయి మీరు డిజైన్తో పూర్తయిన తర్వాత మీరు ఒకే ఆదేశాన్ని ఉపయోగించి దానితో వ్రాపర్ను సృష్టించవచ్చు కాబట్టి వ్రాపర్ స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది మరియు సంబంధిత నెట్లిస్ట్ చేయబడుతుంది ఇది ఎలా జరిగిందో మేము చూపిస్తున్నప్పుడు ప్రతి ఇన్పుట్ లేదా అవుట్పుట్ పిన్ అనుగుణమైన పరీక్ష వ్రాపర్ర్లో మీకు బౌండరీ స్కాన్ సెల్ అని పిలుస్తారు ఇప్పుడు అదనంగా మీరు కొన్ని రిజిస్టర్లను కలిగి ఉండవచ్చు మరియు వ్రాపర్ తో ఇంటర్ఫేసింగ్ పరీక్ష కోసం కొన్ని అదనపు పిన్లు కొన్ని సీరియల్ ఇన్పుట్ సీరియల్ అవుట్పుట్ టెస్ట్ కంట్రోల్ వంటివి ఉంటాయి మరియు కొన్ని పరీక్ష సూచనలు ఉన్నాయి నేను చెప్పినట్లుగా ఇవి సీరియల్గా కూడా ఇవ్వబడతాయి ఒక నిర్దిష్ట ఫార్మాట్లో మీరు సూచనలను ఇవ్వవచ్చు ఇప్పుడు ఈ రేఖాచిత్రం పరీక్ష వ్రాపర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది మీరు మధ్యలో ఈ నీలం దీర్ఘచతురస్రాన్ని చూస్తారు ఇది మీరు చిప్లో ఉంచాల్సిన అసలు సర్క్యూట్ కాబట్టి ఇది నా మొత్తం చిప్ అవుతుంది కానీ నేను ఇతర విషయాలను కూడా ఉంచాను కాబట్టి నేను ఏమి చేసాను చూద్దాం ఇక్కడ ఈ చిన్న దీర్ఘచతురస్రాకార పెట్టెలు ఇవి సరిహద్దు స్కాన్ కణాలు నేను అలాంటి ఒక సెల్ ప్రతి ఇన్పుట్ లేదా అవుట్పుట్ పిన్తో పాటు ఉంచాను ఇప్పుడు మీరు చూడగలిగే ప్రతి సరిహద్దు స్కాన్ సెల్ 4 కనెక్షన్లు ఉన్నాయి ఒకటి దిగువ ఎగువ ఎడమ మరియు కుడి కాబట్టి అవి నిర్దిష్ట మార్గంలో అనుసంధానించబడి ఉంటాయి సిగ్నల్ వచ్చినప్పుడు చిప్ యొక్క బాహ్య పిన్ల మాదిరిగా సిగ్నల్ ఈ అంతర్గత తర్కానికి ఎడమ నుండి కుడికి కనెక్షన్కు పంపబడుతుంది కానీ కొన్నిసార్లు మీరు ఏదైనా పరీక్షించాలనుకున్నప్పుడు మీరు వాటిని షిఫ్ట్ రిజిస్టర్ మోడ్గా కాన్ఫిగర్ చేయవచ్చు ఇక్కడ నుండి మీరు ఈ మార్గంలో డేటాను సీరియల్గా మార్చవచ్చు మీరు ఈ టెస్ట్ డేటా నుండి డేటాను పంపవచ్చు లేదా TDO చేయవచ్చు TDI అంటే టెస్ట్ డేటా ఇన్ TDO అంటే టెస్ట్ డేటా అవుట్ ఇప్పుడు అదనంగా ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ వంటి కొన్ని రిజిస్టర్లు లోడ్ అవుతున్న పరీక్ష సూచనలను కలిగి ఉంటాయి అవసరమైతే ఈ చిప్ను దాటవేయడానికి మరియు తదుపరి చిప్కు వెళ్లడానికి మీకు సహాయపడే బైపాస్ రిజిస్టర్ ఉంది మరియు ఇతర ఇతర రిజిస్టర్లు మల్టీప్లెక్సర్లు మరియు కనెక్షన్లు ఉండవచ్చు మరియు వాటిలో 5 ప్రత్యేక సంకేతాలు చూపించబడ్డాయి ఒక మార్క్స్ స్టార్ అంటే ఇది ఐచ్ఛికం కానీ ఇతర 4 తప్పనిసరి సంకేతాలు వాటిని ట్యాప్ కంట్రోలర్ అని పిలుస్తారు ట్యాప్ అంటే టెస్ట్ యాక్సెస్ పోర్ట్ ఈ సంకేతాలు పరీక్ష ప్రాప్యత పోర్టులు ఇప్పుడు మరోసారి మీరు ఈ రేఖాచిత్రానికి తిరిగి రండి కాబట్టి ఇక్కడ నేను PCB అంచు వద్ద కొన్ని సంకేతాలను పంపుతున్నాను అని చెప్పాను వాస్తవానికి ఇవి టెస్ట్ యాక్సెస్ పోర్ట్ సిగ్నల్స్ నాకు ఇక్కడి నుండి 4 లేదా 5 సిగ్నల్స్ అవసరం కాబట్టి వ్రాపర్ ఈ విధంగా పనిచేస్తుంది మీరు చిప్ రూపకల్పన చేసిన తర్వాత చిప్ కోసం ఈ సర్క్యూట్కు మీరు ఒక ఆదేశాన్ని ఇస్తారు మిగిలిన భాగాన్ని స్వయంచాలకంగా దానితో చేర్చవచ్చు మరియు ఇప్పుడు మీ మొత్తం ఇంటిగ్రేటెడ్ చిప్ 1149 1 ఫిర్యాదు గా చెప్పబడింది ఇప్పుడు నేను చెప్పినట్లుగా వ్రాపర్ యొక్క కంటెంట్ను టెస్ట్ యాక్సెస్ పోర్ట్ అంటారు ఇక్కడ 5 నియంత్రణ సంకేతాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఐచ్ఛికం దీనిలోని పరీక్ష డేటా దీనికి కొంతవరకు సమానంగా ఉంటుంది స్కాన్ గొలుసు పద్ధతిలో ఒకదానిలో స్కాన్ చేయండి టెస్ట్ డేటా అవుట్ స్కాన్ అవుట్ మాదిరిగానే ఉంటుంది టెస్ట్ మోడ్ టెస్ట్ కంట్రోల్ మరియు టెస్ట్ బ్లాక్ మాదిరిగానే ఎంచుకోండి ఇక్కడ ఉపయోగించిన భావనలు మనం ఇంతకు ముందు చూసిన ఈ స్కాన్ పాత్ కాన్సెప్ట్కు చాలా పోలి ఉన్నాయని మీరు చూస్తారు మరియు ఈ ట్యాప్ కంట్రోలర్ మళ్ళీ పరిమిత స్టేట్ మెషీన్ యొక్క సీక్వెన్షియల్ సర్క్యూట్ మరియు వాస్తవానికి 16 స్టేట్స్ ఉన్నాయి ఇది చాలా క్లిష్టమైన నియంత్రిక కాదు చాలా సరళమైనది కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు ఇప్పుడు అన్నీ ప్రత్యేక రిజిస్టర్లలో ఈ 3 రిజిస్టర్లు తప్పనిసరి మీరు ఇన్పుట్ మరియు అవుట్పుట్ పిన్స్ తో పాటు సరిహద్దు స్కాన్ రిజిస్టర్లను కలిగి ఉండాలి మీరు చిప్ను దాటవేయాలనుకుంటే మీరు బైపాస్ రిజిస్టర్ కలిగి ఉండాలి పరీక్ష సూచనలను నిల్వ చేయడానికి మీకు ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉండాలి ఇప్పుడు అదనంగా మీరు డిజైన్కు చాలా ప్రత్యేకమైన కొన్ని ఇతర రిజిస్టర్లను కలిగి ఉండవచ్చు ఇలా మీరు పరికరం యొక్క ఆలోచనను నిల్వ చేయగల రిజిస్టర్ను ఉపయోగించవచ్చు తద్వారా బయటి నుండి మీరు ఆలోచనను చదవవచ్చు మరియు పరికరం ఏ పరికరం అని దాని గుర్తింపును తనిఖీ చేయవచ్చు అదేవిధంగా మరికొన్ని రిజిస్టర్లు ఉన్నాయి ఇవి డిజైన్లకు చాలా ప్రత్యేకమైనవి మీలో FPGA బోర్డులు మరియు FPGA కిట్లతో పరిచయం ఉన్నవారికి ఈ సందర్భంలో నేను మీకు చెప్తాను మీరు సాధారణంగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ నుండి FPGA కిట్లో ప్రోగ్రామింగ్ చేసే విధానం చూద్దాం మీరు JTAG పోర్ట్ అని పిలువబడే ఒక పోర్ట్ను కనెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ 2 JTAG లు ఒకే విధంగా ఉన్నాయి ఆ JTAG పోర్ట్ ప్రధానంగా పరీక్ష కోసం ఉపయోగించబడింది కానీ ఇప్పుడు అదే పోర్టు FPGA ల కోసం కాన్ఫిగరేషన్ డేటాను డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించబడింది చిప్ లోపల బదిలీ కావడం వలన TDI ఇన్పుట్ ద్వారా చేయబడుతుంది అదే పోర్ట్ కొన్ని ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది ప్రాథమిక ఆపరేషన్ ఏమిటంటే మేము సూచనలను క్రమంగా ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉంచుతాము ఎంచుకున్న టెస్ట్ సర్క్యూట్రీకి అందించిన సూచనలను బట్టి కాన్ఫిగర్ చేయబడుతుంది కాబట్టి మల్టీప్లెక్స్ నియంత్రణలు ఎంపిక చేయబడతాయి కాబట్టి ఉద్దేశించినది అమలు అవుతుంది మరియు పూర్తయిన తర్వాత పరీక్ష ఫలితాలు TDO పిన్ ద్వారా మార్చబడతాయి ఇది జరుగుతున్నప్పుడు స్కాన్ పాత్ పద్ధతిలో స్కాన్ అవుట్ మరియు స్కాన్ ఇన్ లాప్ చేసినట్లే ఇక్కడ కూడా క్రొత్త పరీక్ష డేటాను టిడిఐలో మార్చవచ్చు సరిహద్దు స్కాన్ సెల్ ను మళ్ళీ స్కీమాటిక్ కోణంలో బ్లాగ్ బాక్స్ బౌండరీ స్కాన్ సెల్ గా చూస్తేఇప్పుడు సరిహద్దు స్కాన్ బౌండరీ స్కాన్ సెల్ ఇలా ఉంటుంది ఎడమ వైపు నుండి మీకు సిగ్నల్ ఉంది దాన్ని లోపలికి పిలుద్దాం మరియు కుడి వైపు సిగ్నల్ ఉంది కాబట్టి దిగువ నుండి సిగ్నల్ ఇన్ ఉండవచ్చు మరియు పై నుండి సిగ్నల్ అవుట్ ఉంటుంది ఇది స్కీమాటిక్ కాబట్టి మేము డేటాను ఎడమ నుండి కుడికి లేదా దిగువ నుండి పైకి తరలించవచ్చు ఇప్పుడు లోపల ఏమి ఉందో చూద్దాం 2 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి 2 మల్టీప్లెక్సర్లు ఉన్నాయి ఇన్పుట్ డేటాను చిప్కు అందించినప్పుడు దాన్ని నేరుగా లోపల ఉన్న సర్క్యూట్కి పంపాలనుకుంటున్నాను కాబట్టి మిగిలిన భాగం బైపాస్ చేయబడింది ఇది నేరుగా బయటకు వెళ్తుంది కాబట్టి ఈ మోడ్ నియంత్రణ 0 అయితే ఈ 0 ఎంపిక చేయబడుతుంది కాబట్టి అది బయటకు వెళ్తుంది కాబట్టి సిగ్నల్ ఇన్ నుండి సిగ్నల్ అవుట్ వెళ్ళడానికి అనుసరించిన మార్గం ఇది సిగ్నల్ ఇన్ నుండి మీరు మల్టీప్లెక్సర్ యొక్క తక్కువ ఇన్పుట్ను ఎంచుకుంటారు ఇది మొదటి ఫ్లిప్ ఫ్లాప్లో నిల్వ చేయబడుతుంది మరియు ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఇక్కడ బయటకు వెళ్తుంది సిగ్నల్ ఇన్ నుండి మీరు దాన్ని బయటికి తరలించే మోడ్ కూడా ఉంది కాబట్టి దిగువ నుండి కుడికి కూడా ఒక మార్గం ఉంది కానీ మీరు చూడగలిగినట్లుగా 2 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయి షిఫ్టింగ్ కోసం ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉపయోగించబడుతుంది ఇతర ఫ్లిప్ ఫ్లాప్ వాస్తవానికి సంగ్రహించడానికి ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఈ బదిలీ జరుగుతున్నప్పుడు ఇక్కడ డేటా మారడం లేదని మీరు కొన్నిసార్లు నిర్ధారించుకోవాలి మీరు ఇక్కడ ఉన్న డేటాను కాపీ చేసుకోవచ్చు మరియు ఆ సమయంలో మీరు ఇక్కడ కొన్ని మార్చవచ్చు ఈ ఫ్లిప్ ఫ్లాప్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి రెండవ ఫ్లిప్ ఫ్లాప్ ద్వారా ఇక్కడ ఇది మారదు కాబట్టి సరిహద్దు స్కాన్ సెల్ ఎలా ఉంటుంది చూద్దాం ఇప్పుడు ప్రాథమికంగా 4 మోడ్లు ఉన్నాయి సాధారణ మోడ్ మోడ్ 0 కి సమానమని చెప్పాను కాబట్టి బయటకు వెళ్తుంది రెండవది ఇది స్కాన్ మోడ్ను కలిగి ఉంది ఇక్కడ ShiftDR 1 కు సెట్ చేయబడింది మరియు ClockDR సక్రియం చేయబడింది కాబట్టి ShiftDR 1 అని చెప్పబడింది అంటే సిగ్నల్ ఇన్ ఎంచుకోబడింది మరియు ClockDR సక్రియం చేయబడింది అంటే ఇక్కడ సిగ్నల్ ఇన్ నిల్వ చేయబడుతుంది నేను ఫ్లిప్ ఫ్లాప్లflip flops గొలుసును సృష్టిస్తున్నాను అలాంటి అనేక సరిహద్దు స్కాన్ కణాలు ఒకదాని తరువాత ఒకటి కనెక్ట్ అయ్యాయి అవి కనెక్ట్ అయిన తర్వాత ఒకటి సిగ్నల్ ఇన్ నుండి సిగ్నల్ అవుట్ వెళుతుంది కాబట్టి అవి ఈ స్కాన్ పాత్ డిజైన్ మాదిరిగానే షిఫ్ట్ రిజిస్టర్ వలె బంధించబడ్డాయి కాబట్టి దీనిని స్కాన్ మోడ్ అంటారు మరియు క్యాప్చర్ మోడ్లో shiftDR 0 మరియు ClockDRకు సమానం 0 కి సమానమైన ShiftDR ఎంచుకోబడింది మరియు ఇన్పుట్ నేను ఇక్కడ నిల్వ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను సిగ్నల్ ఇన్ విలువను నిల్వ చేయటం లేదు కానీ పిన్ యొక్క ఇన్పుట్ నుండి ఏది వస్తున్నా నేను దానిని సంగ్రహించి ఇక్కడ నిల్వ చేస్తున్నాను దీనిని క్యాప్చర్ మోడ్ అని పిలుస్తారు QA కి వెళుతుంది మరియు QB లేదా QB ద్వారా నడపబడుతుంది అవుట్పుట్ మోడ్ను బట్టి ఇది అక్కడ నుండి లేదా ఇక్కడ నుండి కావచ్చు కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే అది ఇక్కడ బంధించబడుతోంది ఇక్కడ నవీకరణ అని పిలువబడే మరొక మోడ్ ఉంది ఇక్కడ QA యొక్క విలువను QA బయటకు పంపవచ్చు ఇది కూడా మంచిది ఇప్పుడు సరిహద్దు స్కాన్ యొక్క ముఖ్యమైన పరీక్షా మోడ్లలో 3 ని ఇక్కడ మీకు చూపిస్తాము ఇతర మోడ్లు కూడా ఉన్నాయి EXTEST BYPASS మరియు INTEST ఇప్పుడు చిప్ల మధ్య పరస్పర సంబంధాలను పరీక్షించడానికి EXTEST మోడ్ ఉపయోగించబడుతుంది BYPASS మోడ్ ఒక చిప్ను దాటవేయడానికి మరియు తదుపరిదానికి వెళ్ళడానికి ఉపయోగించబడుతుంది మరియు నిర్దిష్ట చిప్ను పరీక్షించడానికి INTEST ఉపయోగించబడుతుంది అంటే అంతర్గత తర్కం అని అర్థం ఇప్పుడు ప్రాథమిక అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం EXTEST రేఖాచిత్రం ఇది బాగా కనిపిస్తుంది లేదా రేఖాచిత్రం మీకు చదవడానికి చాలా చిన్నదిగా ఉండవచ్చు కానీ నేను ఈ దశలను వివరిస్తాను బోర్డులో 2 చిప్స్ ఉన్నాయని అనుకుందాం ఒకటి ఇది మరియు మరొక చిప్ ఇది కాబట్టి TDI TDO నేను ఏమి చేస్తాను చూద్దాం నేను ShiftDR ని సక్రియం చేస్తాను కాబట్టి ShiftDR యాక్టివేట్ అయితే ఏమి జరుగుతుంది చూద్దాం మరోసారి ఈ రేఖాచిత్రాన్ని చూద్దాం ShiftDR యాక్టివేట్ అయితే ఇక్కడే లోపలికి వస్తుంది కాబట్టి అదే జరుగుతుంది వాస్తవానికి ఇది ఈ స్కాన్ మోడ్ ShiftDR 1 కి సమానం అంటే నేను స్కాన్ మోడ్ వైపు చూస్తున్నాను చూద్దాం కాబట్టి మొదటి చిప్లో మనం ఈ స్కాన్ మోడ్లో ఉన్నాము అన్ని బౌండరీ స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్లు ఈ స్కామ్ మోడ్లో ఉన్నాయి నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను చూద్దాం కాబట్టి దీనిని ShiftDR మోడ్లో సెట్ చేసిన తరువాత మేము క్రమంగా TDI కి బిట్లను వర్తింపజేస్తాము ఈ బిట్స్ ఈ షిఫ్ట్ రిజిస్టర్ ద్వారా క్రమంగా మార్చబడతాయి మరియు అవి ఈ స్కాన్ కణాలకు చేరుతాయి నేను ఇక్కడ ఇంటర్ కనెక్షన్లలో ఒకదాన్ని పరీక్షించాలనుకుంటున్నాను ఈ బిట్స్ ఫ్లిప్ ఫ్లాప్ లు ఈ బౌండరీ స్కాన్ చేరే వరకు నేను వేచి ఉన్నాను కాబట్టి నేను చాలా clocksను వర్తింపజేస్తాను అది పూర్తయిన తర్వాత నేను DR పై అప్డేట్ చేస్తాను అప్డేట్ అంటే డేటా అని అర్థం అవి ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్నాయి అది తదుపరి ఫ్లిప్ ఫ్లాప్కు మార్చబడుతుంది మరియు అవుట్లో అందుబాటులో ఉంటుంది అంటే నేను ఇప్పుడు ఏమైనా బదిలీ చేస్తే డేటా అవుట్పుట్ పిన్లో లభిస్తుంది మరియు DR ను సంగ్రహించడం అంటే ఈ లైన్లో ఏమైనా వస్తోంది ఇది చిప్ 2 దానిని చిప్ 2 మొదటి ఫ్లిప్ ఫ్లాప్లో బంధిస్తుంది కాబట్టి ఇప్పుడు మేము ఏమి చేస్తున్నామో మీరు చూస్తారు మనం చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఏ బిట్ మార్చబడినా నేను ఆ బిట్ను రెండవ చిప్కు తరలిస్తున్నాను సంగ్రహించిన తరువాత నేను చిప్ 2 ను షిఫ్ట్ మోడ్లో కాన్ఫిగర్ చేస్తున్నాను మళ్ళీ స్కాన్ మోడ్లో ఉంచాను మరియు మళ్ళీ గడియారాన్ని వర్తింపజేస్తున్నాను తద్వారా సంగ్రహించిన ఈ బిట్ TDO పిన్ ద్వారా క్రమంగా మార్చబడుతుంది కాబట్టి ఈ ఇంటర్ కనెక్షన్ లోపభూయిష్టంగా ఉంటే అప్పుడు నేను మారుస్తున్నాను బిట్ నమూనా మరియు బయటకు వస్తున్న బిట్ నమూనా భిన్నంగా ఉంటుంది ఈ బిట్ నమూనాల చెల్లుబాటును తనిఖీ చేయడం ద్వారా ఈ ఇంటర్ కనెక్షన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో నేను ధృవీకరించగలను బహుళ ఇంటర్కనెక్షన్ల కోసం ఒకే పని చేయవచ్చు కాబట్టి నేను అలాంటి బహుళ నమూనాలను కలిపి సంగ్రహించగలను మరియు కలిపి మారగలను ఇది EXTEST మోడ్ అప్పుడు BYPASS మోడ్ వస్తుంది BYPASS మోడ్ చాలా సులభం నేను చెప్పిన BYPASS రిజిస్టర్ ఉంది ఇప్పుడు BYPASS రిజిస్టర్ కేవలం సింగిల్ ఫ్లిప్ ఫ్లాప్ ఇది 1 బిట్ రిజిస్టర్ BYPASS మోడ్లో నేను TDI లో ఇచ్చేది ఏమైనా అది సరిహద్దు స్కాన్ కణాలకు వెళ్ళదు ఇది నేరుగా ఈ 1 బిట్ ఫ్లిప్ ఫ్లాప్కు వస్తుంది మరియు clock వచ్చినప్పుడు 1 బిట్ ఆలస్యం తరువాత ఇది TDO కి వస్తుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే మీ షిఫ్టింగ్ను ఇక్కడ ఏమైనా చేస్తే ఈ ప్రత్యేకమైన చిప్ దానిని దాటవేస్తుంది మరియు అది నేరుగా వాటిని TDO కి పంపుతుంది కాబట్టి ఇది తదుపరి చిప్కు వెళ్ళవచ్చు ఒక నిర్దిష్ట చిప్ను దాటవేయడానికి BYPASS ఉపయోగించబడుతుంది చివరగా మనం అంతర్గత తర్కాన్ని పరీక్షించగల పరీక్ష మోడ్ను చూద్దాం ఇక్కడ భావన EXTEST తో పోల్చితే చాలా పోలి ఉంటుంది ఎందుకంటే మొదటి దశలో మేము షిప్ట్డిఆర్ మోడ్లో చిప్ను కాన్ఫిగర్ చేస్తాము తద్వారా TDI ద్వారా మనం తీసుకున్నవి అన్ని మార్చబడతాయి కానీ మేము ఇక్కడకు మార్చాము అని నేను చూపించడం మీరు చూస్తారు కానీ అది ఒక బిందువు వరకు మార్చబడుతుంది తద్వారా అంతర్గత తర్కానికి సంబంధించిన అన్ని ఇన్పుట్లు వర్తించబడతాయి వీటిని వర్తింపజేసిన తర్వాత మీరు updateDRకు వెళ్లండి అంటే మొదటి ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్నది రెండవ ఫ్లిప్ ఫ్లాప్లో సేవ్ అవుతుంది మరియు ఇప్పుడు అవి అంతర్గత తర్కానికి ఇన్పుట్గా లభిస్తాయి కాబట్టి ఇప్పుడు అంతర్గత తర్కం అనువర్తిత ఇన్పుట్ ఆధారంగా కొంత గణన చేస్తుంది మరియు గణన పూర్తయిన తర్వాత మీరు సంగ్రహ DR సిగ్నల్ను సక్రియం చేస్తారు కాబట్టి సరిహద్దు కణాల మొదటి ఫ్లిప్ ఫ్లాప్లో అవుట్పుట్ సంగ్రహించబడుతుంది మళ్ళీ మీరు ShiftDR మోడ్లో కాన్ఫిగర్ చేసి వాటిని సీరియల్గా మార్చండి ఇది మా పరీక్ష డేటాను స్కాన్ చేయడానికి సీక్వెన్షియల్ సర్క్యూట్ పరీక్ష కోసం ఈ స్కాన్ పాత్ విధానానికి సరిగ్గా సమానంగా ఉంటుంది మేము ఇలా స్కాన్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మేము అన్నింటిలోనూ స్కాన్ చేయటం అవసరం లేదు మనం స్కాన్ చేస్తున్న వాటిలో ఒక భాగం కావచ్చు ఆ వ్రాపర్ రేఖాచిత్రానికి తిరిగి వెళ్ళనివ్వండి ఇక్కడ మీరు చూశారు సరిహద్దు స్కాన్ కణాలతో పాటు ఈ అంతర్గత తర్కం కోసం స్కాన్ మరియు స్కాన్ అవుట్ పిన్ కూడా ఉండవచ్చు ఈ అంతర్గత తర్కం నేరుగా మీ స్కాన్లోకి వెళ్ళే ఏ డేటాను మీరు ఫీడ్ చేస్తున్నారో తెలిపే సౌకర్యం ఉంది మరియు బయటకు వచ్చే మరియు TDO ద్వారా అందుబాటులో ఉన్న వాటిని స్కాన్ చేయండి ఈ మోడ్ కూడా ఉంది దాని అర్థం అంతర్గతంగా మీరు ఉపయోగించగల స్కాన్ మార్గాన్ని ఉపయోగించలేరని మీరు చెబుతున్నారని కాదు కాబట్టి ఇది కలయిక లాంటిది మనం ముందుకు వెళ్దాం ఈ పరీక్షా మోడ్లన్నింటినీ ఉపయోగించి మీరు మొదటి నిర్మాణంలో ఒక రకమైన బోర్డు స్థాయిని పొందగలుగుతున్నారని మీరు చూస్తారు ఇక్కడ మీరు బోర్డులోని వ్యక్తిగత చిప్లను పరీక్షించవచ్చు మీరు బోర్డుల మధ్య పరస్పర సంబంధాలను కూడా పరీక్షించవచ్చు JTAG 1149 1 ప్రమాణాన్ని సంగ్రహించడం ఈ కోణంలో చాలా విజయవంతమైంది ఈ రోజు మనం చూసే చిప్స్ చాలా ఉపయోగించబడ్డాయి అవి ఈ ప్రమాణాన్ని నిర్మించాయి మరియు అవి ఇతర వాటికి ఉపయోగించబడుతున్నాయి నేను చెప్పినట్లే అనువర్తనాలుకు పరీక్షతో ఎటువంటి సంబంధం లేదు FPGA బోర్డులలో ప్రోగ్రామింగ్ బిట్ ఫైళ్ళను డౌన్లోడ్ చేయమని నేను చెప్పినట్లు JTAG 1149 1 ప్రమాణం అనలాగ్ బౌండరీ స్కాన్ వెర్షన్ టెస్ట్ స్టాండర్డ్ ఉన్నట్లుగా ఇది అనేక రకాలుగా విస్తరించబడింది ఇది అనలాగ్ సిగ్నల్స్ కూడా సర్క్యూట్కు ఇవ్వడానికి అనుమతిస్తుంది మిక్స్ సిగ్నల్ రకమైన చిప్లను పరీక్షించడానికి దీనిని ఉపయోగించవచ్చు ఇక్కడ డిజిటల్ మరియు అనలాగ్ భాగాలు రెండూ ఉంటాయి ముందు మేము బోర్డులపై చిప్స్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు VLSI చిప్స్ చాలా దట్టంగా మారాయి ఇప్పుడు బోర్డులలోని చిప్లన్నింటినీ ఈ రోజు ఒకే చిప్లోకి ఉంచవచ్చు కాబట్టి ఇంతకుముందు ప్రత్యేక చిప్ నా చిప్ లోపల కోర్ అని పిలువబడుతుంది ఇప్పుడు నా చిప్ బహుళ కోర్లను కలిగి ఉంటుంది బోర్డు స్థాయి పరీక్ష కోసం మాకు ఏమైనా అవసరం ఉంది మనకు ఇప్పుడు కోర్ సాపేక్ష పరీక్ష కోసం అదే రకమైన అవసరం ఉంది కానీ చిప్ బహుళ కోర్సులో కొన్ని కోర్ కొన్ని ఇతర డిజైనర్ల నుండి తీసుకోబడి ఉండవచ్చు అది నా డిజైన్ కాకపోవచ్చు అస్సలు నేను కోర్ల ఏకీకరణను పరీక్షించాలనుకుంటున్నాను కాబట్టి ఇది P1500 అని పిలువబడే ప్రమాణం ఇది చిప్లోని సిస్టమ్ కోసం ఉద్దేశించబడింది చిప్ డిజైన్లపై ప్రస్తుత వ్యవస్థకు ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇది కూడా ఒక IEEE ప్రమాణం కాబట్టి వీటిని కూడా ఉపయోగిస్తున్నారు ఇక్కడ నేను చెప్పినట్లు బోర్డులపై చిప్స్ చిప్లోని బహుళ కోర్లకు తరలించబడ్డాయి మరియు మేము చాలా సారూప్య భావనలను ఉపయోగిస్తాము కాబట్టి దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము కాబట్టి ఈ తరువాతి రెండు ఉపన్యాసాలలో చిప్ తనను తాను పరీక్షించుకోగలిగే టెక్నిక్ స్వీయ పరీక్షలో నిర్మించబడినది అని చూస్తాము